ఈ ఉదాహరణను పరిగణించండి కాబట్టి 5 j2Ω ఇంపెడెన్స్ లైన్ కు అనుసంధానించబడినది ఇది Υ అనుసంధానించబడినది ఇది Υ అనుసంధానించబడినది లోడ్ 10 j 8 Ω 10 j 8 Ω మరియు ఇది Υ కనెక్ట్ చేయబడిన మూలం 110 ∠00110 ∠ 1200110∠ 2400 మరియు ప్రతి లైన్ కు 5 j 2Ω 5 j 2Ω మరియు 5 j2 ఇంపెడెన్స్ అనుసంధానించబడినది మరియు కరెంట్ Ia Ib Ic ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు ZΥ అంటే దీనితో గందరగోళం చెందకూడదు ఏమి చేయాలో చూద్దాం ఇవన్నీ ఒకేలా ఉన్నాయి ఈ 5 j 2Ω 10 j 8 కలిసి ZΥ విలువను ఇస్తాయి అది ఆలోచన కాబట్టి ఈ సందర్భంలో Zi క్షమించండి ZΥ 5 j2 10 j 8 15 j 6 Ω అవుతుంది అందువల్ల Ia గణన చేయండి ఒకే సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ రెండు ఇంపెడెన్స్ విలువలను కూడిక చేయడం జరిగింది ఆ విలువ ZΥ కాబట్టి IaVavZ 110∠0015j6 6 80ఆంపియర్ అదేవిధంగా ఈ సమీకరణం Ib Ia ∠ 1200 ను ఉత్పన్నం చేశాము కాబట్టి ఈ విలువ 6 81 అవుతుంది కాబట్టి ఈ విలువ 6 కాబట్టి ఈ విలువ 21 8 1200 141 8o అవుతుంది అదేవిధంగా Ic Ia ∠ 2400 కాబట్టి ఈ విలువ 6 80 ఈ విలువ మనకు ఇక్కడ 21 8o 240o గా వచ్చింది కాబట్టి ఈ విలువ Ic 6 81 గా ఉంటుంది కానీ వాస్తవానికి ఎటువంటి సందేహం లేదా ఏమీ ఉండకూడదు Ia ఈ విలువ 6 80 ∠1200 అవుతుంది ఎందుకంటే ఈ విలువ 6 80 1 1200గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ 2 జోడించబడ్డాయి అందుకే ఈ విషయం ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉంది కాబట్టి Ic 6 20 గా వచ్చింది ఈ విలువ ఎందుకు 21 80 2400 గా ఉంటుంది వేరే ఈ విధంగా 360o ని ఈ విలువ తో కూడిక చేయండి Vb Va ఆ Vc విలువ లాగింగ్ అనగా 240o లు వెనుకబడి ఉంది కాబట్టి 360o ని ఈ విలువ తో జోడించండి సమయం చూడండి 250 చూడండి కాబట్టి మరో విధంగా చెప్పాలంటే ఈ విలువ ముందు గా ఉంటుంది కాబట్టిఈ విలువ తో360o ని జోడించండి కాబట్టి 360 240 21 8 98 2o 6 20 ఆంపియర్ అవుతుంది మీరు చేయండి ఫేజార్ రేఖాచిత్రం ను గీయండి కాబట్టి లైన్ వోల్టేజ్ VL మరియు VL 3Vp అని మనకు తెలుసు అందువల్ల మనకు Vab మనకు తెలుసు ఇది కూడా ఉత్పన్నం చేశాము Vab √ 3 Vp ∠ 30o మరియు VL √ 3 Vp కాబట్టి VL ∠ 30o అవుతుంది Vbc √ 3 Vp ∠ 90o కూడా చేసాము కాబట్టి ఆ విలువ VL ∠ 90o √ 3 Vp VL అవుతుంది మరియు Vca √ 3 Vp ∠ 210o అంటే VL ∠ 210o ఈ విషయాలన్నీ మనం గీసిన ఫేజార్ రేఖాచిత్రంలో ఉన్నాయి ఈ విలువ Vab ఈ విలువ Vbc మరియు ఈ విలువ Vca ఈ విషయాలన్నీ అక్కడ Van ను ఆధారంగా చేసుకొని ఉన్నాయి ఇక్కడ నుండి ఫేజార్ రేఖాచిత్రానికి వెళ్ళడం లేదు అంటే ఈ ఫేజార్ రేఖాచిత్రం నుండి మళ్ళీ నేను పైకి వెళ్ళాలి ఇక్కడ ఈ ఫేజార్ రేఖాచిత్రం నుండి ఈ విధంగా రాయవచ్చు దీనికి సంబంధించి ఈ కోణం విలువ 30o Van కు సంబంధించి ఈ కోణం విలువ 90o మరియు Van కు సంబంధించి ఈ కోణం విలువ 210o కాబట్టి Vab Vbc మరియు Vca అని పిలుస్తారు ఇప్పుడు Vab Vbc చేస్తే Vab Vbc చేస్తే VabVbcVL300VL 900 కాబట్టి Vbc ఈ విలువ న్యూమరేటర్ కి వెళుతుంది ఆ విలువ 120o అవుతుంది కాబట్టి Vbc Vab ∠ 120o అవుతుంది అదేవిధంగా VabVca చేస్తే ఆ విలువ VabVcaVL300VL 2100 అవుతుంది Vca Vab ∠ 240o లేదా ఆ విలువ తో 3600 ను కలిపితే Vca Vab ∠120o అవుతుంది ఇది సంబంధం అవుతుంది ఇప్పుడు సమతుల్య Υ ∆ కనెక్షన్ తదుపరి Υ కనెక్టెడ్ సోర్స్ కానీ లోడ్ ∆ కనెక్షన్ అని పరిగణించండి కాబట్టి ఇది Υ మూలం మరియు ఇది ∆ కనెక్షన్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ విషయాన్ని తగ్గించండి అది వివరణ కు సరిపోతుంది కాబట్టి ఇది లేదా ఈ సర్క్యూట్ Υ అని పరిగణిస్తే ఈ విలువ Van ఈ విలువ Vbn మరియు ఈ విలువ Vcn మరియు ఇది ∆ కనెక్టర్ లోడ్ Z∆ Z∆ Z∆ కాబట్టి ఇది లైన్ కరెంట్ Iaఇది లైన్ కరెంట్ Ib మరియు ఇది లైన్ కరెంట్ Ic మరియు లోడ్ లో ఇది ఫేజ్ కరెంట్ ఈ విలువ IAB ఇది A నుండి B వరకు IBC B నుండి C వరకు మరియు ICA C నుండి A వరకు అని పరిగణించండి ఇది ఫేజ్ కరెంట్ మరియు ఇది లైన్ కరెంట్ ఇది లైన్ మరియు ఫేజ్ కరెంట్ ఇప్పుడు ఉదాహరణకు మనం అక్కడ చూద్దాం కానీ KCL ను వర్తింపజేస్తే ఈ కరెంట్ ప్రవేశిస్తుంది కాబట్టి ఈ కరెంట్ Ia ఈ కరెంట్ ICA అది కూడా ఇక్కడకు వస్తుంది కాబట్టి ICA మరియు ఈ కరెంట్ వెళ్తుంది కనుక ఈ విలువ IAB కాబట్టి Ia ICA IAB 0 అంటే Ia IAB ICA కాబట్టి అదేవిధంగా ఇక్కడ KCL ను వర్తింపచేయండి ఇక్కడ KCL ను వర్తింపచేయండి కాబట్టి ఈ సందర్భంలో లైన్ కరెంట్ ≠ ఫేజ్ కరెంట్ ఎందుకంటే ఇది లైన్ కరెంట్ తర్వాత ఇది ఫేజ్ కరెంట్ మరియు ఇది లైన్ కరెంట్ కాబట్టి లైన్ కరెంట్ మధ్య కొన్ని సంబంధాలను మనం కనుగొనాలి మరియు ఇది లైన్ కరెంట్ మరియు ఫేజ్ కరెంట్ ఇది లైన్ కరెంట్ కాబట్టి ఇది ∆ కాబట్టి ఈ సందర్భంలో ఈ సందర్భంలో కాబట్టి నన్ను జూమ్ పెంచడానికి నన్ను అనుమతించండి కాబట్టి ఇది నేను చెప్పిన సర్క్యూట్ ఇప్పుడు సమతుల్య Υ ∆ కోసం మళ్ళీ ఇది Υ సందర్భం కాబట్టి Van Vp ∠00 Vbn Vp ∠ 1200 మరియు Vcn Vp ∠1200 ను ఇస్తుంది మరియు మనకు Vab VAB √ 3 Vp ∠00 అని కూడా మనకు తెలుసు సర్క్యూట్ ను చూస్తే ఈ విలువ ను Vab అని పరిగణిస్తారు ఇక్కడ పైకి వెళ్తే ఆ విలువ Vab VAB అవుతుంది ఇది చాలా సులభం ఎందుకంటే ఇది b అయితే మరియు ఇది a కనుక ఇది Vab అయితే ఇది Vab మరియు ఈ విలువ కూడా ఇదే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ కనెక్ట్ చేయబడలేదు మరియు ఇది B ఇక్కడ ఏమీ కనెక్ట్ కాలేదు కాబట్టి Vab Vab అదేవిధంగా ఇది B ఇది A కాబట్టి నేను దానిని శుభ్రపరుస్తారు అంటే Vab VAB √ 3 ∠300 అదే విధంగా Vbc √ 3 Vp ∠ 900 Vca కూడా Vca √ 3 Vp ∠ 2100 అవుతుంది ఇప్పుడు IAB Vab Z∆ ఎందుకంటే ఇది సర్క్యూట్ అంటే ఈ వోల్టేజ్ ఈ వోల్టేజ్ Vab ఈ వోల్టేజ్ A నుండి B కు మరియు VAB Vab అదే వోల్టేజ్ విలువ అవుతుంది ఇది ఇంపెడెన్స్ మరియు ఈ విలువ Z∆ IAB అవుతుంది కాబట్టి IAB Vab Z∆ అవుతుంది ఈ ఫేజ్ కోసం పరిగణించబడింది కాబట్టి ఇక్కడ అదే విషయం IABVABZ IBCVBCZ ICAVCAZ అని వ్రాయవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ఫేజ్ కరెంట్ తెలుసుకోవడానికి మరొక మార్గం KVL ను వర్తింపచేయడం ఉదాహరణకు KVL ను aABbna లూప్ లో వర్తింప చేయండి నా ఉద్దేశ్యం అలా చేస్తే అప్పుడు KVL ను వర్తింపజేస్తే మనం ఏమి చేయగలం అంటే మనం చేయగలిగేది మనం ఈ లూప్లో KVL ను వర్తింపజేయడం ఈ సందర్భంలో ఈ లూప్లో KVL ను వర్తింపజేయడం ఏమి జరుగుతుందో ఈ పదం లాగా వస్తోంది కాబట్టి Z∆ IAB అప్పుడు మొదట టెర్మినల్ నుండి ప్రవేశిస్తుంది కాబట్టి V bn అవుతుంది అప్పుడు IABZVbn Van0 అవుతుంది అంటే IABVan VbnZ మరియు మనకు ఇప్పుడు Van Vbn √ 3 ∠30o వచ్చింది అదే విధంగా మనం పొందుతాము కాబట్టి అందుకే IAB ను ఇలా రాయవచ్చు ఈ విలువ ను మరొక విధంగా కూడా చేయవచ్చు ఇతర రెండింటి కోసం కూడా ఈ విధంగా చేయవచ్చు కాబట్టి దీని అర్థం ఇక్కడ ఈ IABVan VbnZ ను ఫేజర్ రేఖాచిత్రం నుండి IABVabZVABZ అని వ్రాయవచ్చు అదేవిధంగా చేసి bc మరియు ca విలువలు కూడా తెలుసుకోవచ్చు కాబట్టి నోడ్ ABC వద్ద KCL ను వర్తింపజేసి ఫేజ్ కరెంట్ నుండి లైన్ కరెంట్ తెలుసుకోవచ్చు నేను నోడ్ A వద్ద KCL ను వర్తింపజేస్తే Ia IAB ICA గా ఉంటుంది Ib IBC IAB గా ఉంటుంది నేను ఒక విలువను చేసి చూపించాను ఇక్కడ ఇవన్నీ ఇక్కడ నోడ్ A నోడ్ B నోడ్ C వద్ద KCL ను వర్తింపజేసీ ఈ సమీకరణాన్ని రాయవచ్చు ఈ సమీకరణాన్ని వ్రాయవచ్చు అదేవిధంగా Ic ICA IBC అవుతుంది ఇప్పుడు IAB ICA IAB Vab Z∆ మరియు ICA Vca Z∆ అలా చేస్తేIABICAVabZZVca అవుతుంది కాబట్టి Z∆ Z∆ రద్దు చేయబడుతుంది కాబట్టి IABICAVabVca ఈ IAB ఫేజ్ కరెంట్ విలువ ICA మరియు ఈ లైన్ వోల్టేజ్ Vab Vca కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి IAB ICA Vab Vca అని వ్రాయవచ్చు మరియు Vca Vab ∠240o అని తెలుసు వీటిని ప్రతిక్షేపించండి కాబట్టి Vab మరియు Vab రద్దు చేయబడుతుంది ICA విలువ IAB ∠ 240o కి సమానంగా ఉంటుంది అంటే అదేవిధంగా IBC కూడా IAB∠ 120o గా పొందుతాము IAB IBC ను తీసుకుంటే అదే సంబంధం పొందుతారు 120o ఇది చాలా సులభం ఏమీ లేదు కేవలం అక్కడ వీటిని ప్రతిక్షేపించండి మరియు దశలవారీగా చేస్తే ఆ విలువ పొందుతాము అందువల్ల IBC విలువ కూడా IAB∠ 120o గా పొందుతాము కాబట్టి ఈ సందర్భంలో Ia IAB ICA అని మనకు తెలుసు కాబట్టి IAB ఉంచండి కానీ ICA IAB ∠ 240o ICA IAB ∠ 240o ను ఇక్కడ ప్రతిక్షేపించండి సరళీకృతం చేస్తే Ia3IAB 300 అంటే లైన్ కరెంట్ 3 ఫేజ్ కరెంట్ మరియు కోణం 30o మరియు మాగ్నిట్యూడ్ వారీగా లైన్ కరెంట్ ILIaIbIc అంటే లైన్ కరెంట్ మాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ కరెంట్ IpIABIBCICA ఫేజ్ కరెంట్ కాబట్టి ఈ సందర్భంలో ఇది ఫేజ్ కరెంట్ కాబట్టి Δ కనెక్షన్ లో వాస్తవానికి లైన్ కరెంట్ IL 3 ఫేజ్ కరెంట్ కాబట్టి మనం ఇంతకుముందు చూసిన Υ కనెక్షన్ లో లైన్ వోల్టేజ్ 3ఫేజ్ వోల్టేజ్ మరియు ∆ కనెక్షన్ లో లైన్ కరెంట్ 3 ఫేజ్ కరెంట్ కాబట్టి IL 3 రెట్లు ఫేజ్ కరెంట్ ఉంటుంది కాబట్టి ఇది మనకు లభించిన ఒక సంబంధం మిగిలినవి 120o వ్యత్యాసం కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని చేయవలసిన అవసరం లేదు బ్యాలెన్స్డ్ కాబట్టి అది కేవలం 120o వ్యత్యాసం లో ఉంటుంది కాబట్టి ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తే ఇది IAB ఇది IBC ఇది ICA ఇది ఫేజ్ కరెంట్ మరియు Ia వెనుకబడి ఉన్నప్పుడు Ia ఈ ఫేజ్ కరెంట్ నుండి 30o వెనుకబడి ఉంది అందుకే ఇది Ia 30o అప్పుడు Ib 300 అప్పుడు Ic అదేవిధంగా మనం పిలిచే లైన్ కరెంట్ మధ్య వాటి మధ్య కేవలం 120o వ్యత్యాసం ఉండే విధంగా గీయండి అలాగే ఈ ఫేజ్ కరెంట్ గీసేటప్పుడు ఇవన్నీ ఫేజ్ కరెంట్ లు 120o వ్యత్యాసం కలిగి ఉంటాయి కాబట్టి ఇది చిత్రం 15 కాబట్టి ఇది ఫేజార్ రేఖాచిత్రం కాబట్టి Ia 3IAB 300IbIa 1200మరియు IcIa 1200 కాబట్టి ఇది వాస్తవానికి లైన్ మరియు ఫేజ్ కు మధ్య ఉన్న సంబంధం కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి Υ ∆ సర్క్యూట్ను విశ్లేషించే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే ఆ Υ ∆ పరివర్తనను ఉపయోగించి ∆ గా అనుసంధానించబడిన లోడ్ను సమానమైన Υ గా అనుసంధానించబడిన లోడ్కు మార్చడం ఇది అంతగా చేయలేదు ఎందుకంటే ఇది DC సర్క్యూట్ వలె ఉంటుంది నేను ఈ విషయాన్ని మరింత పొడిగించాలని అనుకోవడం లేదు కాబట్టి ZΥ Z∆ 3 అలా చేస్తే ఈ పరివర్తన తరువాత చిత్రం 10 లో ఉన్నట్లుగా Y వ్యవస్థను కలిగి ఉంటుంది కాబట్టి ఈ ∆ ను Y గా మార్చండి ఇది వ్యవస్థగా ఉంటుంది చిత్రం 10 లో చూపిన విధంగా Y సోర్స్ Y లోడ్లను పొందండి కాబట్టి ఇక్కడ ZΥ Z∆ 3 అవుతుంది ఇప్పుడు ఈ సమానమైన సర్క్యూట్ను సింగిల్ ఫేజ్ లా చూస్తే ఇది Van ఇది Ia మరియు ZΥ Z∆ 3 సమతుల్యమైన సింగిల్ ఫేజ్ వలే సరళంగా ఉంటుంది కాబట్టి ఫేజ్ a మాత్రమే పరిగణించబడింది కాబట్టి ఇది లైన్ కరెంట్ లను మాత్రమే లెక్కించడానికి అనుమతిస్తుంది కాబట్టి ∆ Y పరివర్తన Y ∆ పరివర్తన రెండూ సాధ్యమే ∆ నుండి Y కు Y నుండి ∆ కు మార్చవచ్చు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి సమతుల్య abc సీక్వెన్స్ Y కనెక్ట్ చేయబడిన మూలం Van 100 ∠10o వోల్ట్ ∆ కనెక్ట్ చేయబడిన 8 j 4 Ω ఫేజ్ ఉన్న సమతుల్య లోడ్కు అనుసంధానించబడినది ఫేజ్ మరియు లైన్ కరెంట్ లను లెక్కించండి Z∆ విలువ 8j4 గా ఇవ్వబడింది అంటే 8 57o అవుతుంది ఫేజ్ వోల్టేజ్ Van 100 ∠10o వోల్ట్ అయితే లైన్ వోల్టేజ్ Vab VAB √ 3 Van ∠30o గా అవుతుంది ఇప్పుడే మనం చూసాము √ 3 Van ∠30o మరియు Vab √ 3 Van ∠30o అప్పుడు ఇది Van 100 కోణం 10o కాబట్టి Vab √ 3 100 ∠10030o కాబట్టి 173 2 ∠400 వోల్ట్ కాబట్టి ఫేజ్ కరెంటు IAB Vab Z∆ కాబట్టి ఈ విలువలను ప్రతిక్షేపించండి 19 36 కోణం 13 43o ఆంపియర్ లభిస్తుంది మిగిలినవి 120o మారుతూ ఉంటాయి కాబట్టి IBC విలువ IAB కోణం 120o అవుతుంది అది 19 430 1200 అవుతుంది కాబట్టి ఇది 19 570 ఆంపియర్ అవుతుంది అదేవిధంగా ICA IAB ∠ 240o IAB∠ 120o అది 240 కాబట్టి దీనిని 120o గా చేస్తుంది కాబట్టి మనం 19 430 1200 కాబట్టి 19 430 ఆంపియర్ అవుతుంది వాస్తవానికి ఈ విషయాలు చాలా సరళంగా ఉంటాయి ఈ పుస్తకం ద్వారా నేర్చుకోండి మరియు ఇక్కడ చర్చించబడిన వాటిని వినండి మరియు ఈ విషయం గురించి ఆందోళన చెందడానికి ఏమీ లేదు 3 ఫేజ్ చాలా సులభం కాబట్టి ఇది ఆంపియర్ కాబట్టి లైన్ కరెంట్ Ia √ 3 IAB ∠ 30o ను మనం ఇంతకుముందే పొందాము కాబట్టి ఈ విషయాలన్నింటినీ ప్రతిక్షేపించండి IAB ని ప్రతిక్షేపించండి కాబట్టి IAB 19 36 కోణం 13 43o 30o కాబట్టి ఇది Ia 33 57o ఇది ఒకటి అదేవిధంగా Ib Ia ∠ 120o Ia విలువను ప్రతిక్షేపించండి కాబట్టి Ib 33 57 120o ఉంటుంది కరెంట్ లు ఒకే మాగ్నిట్యూడ్ 33 33 ను కలిగి ఉన్నాయి కోణం 136 57 ఈ రెండు కోణాల మధ్య వ్యత్యాసాన్ని తీసుకుంటే 16 570 120o 136 570 ఇది ఒక ఆంపియర్ అదేవిధంగా Ic Ia ∠120o Ic 33 430 ఆంపియర్ పొందుతాము కాబట్టి ఈ ఉదాహరణను అభ్యాసం గా పరిగణించండి కాబట్టి ఇది Y దీనిని పరిష్కరించడం అభ్యాసం గా ఇవ్వబడింది ఆ సింగిల్ లైన్ అంటే ఒక లైన్ వోల్టేజ్ అంటే ఒకటి Y గా అనుసంధానించబడిన సోర్స్ ని ఇస్తారు ఈ సోర్స్ ∆ గా అనుసంధానించబడిన లోడ్ ఇంపెడెన్స్ 20∠400 తో అనుసంధానించబడి ఉంది మనం a b c సీక్వెన్స్ గా పరిగణించి ఫేజ్ మరియు లైన్ కరెంట్ను కనుగొనాలి ఆ సమస్యకు కు సమాధానం ఇవ్వలేదు ఇది ఒక అభ్యాసం కాబట్టి మీరు దీన్ని చేయండి ఇప్పుడు తదుపరిది సమతుల్య ∆ ∆ కనెక్షన్ కాబట్టి బ్యాలెన్స్ ∆ ∆ కనెక్షన్ విషయంలో ∆ లోడ్ మరియు ∆ సోర్స్ ఈ సందర్భంలో లైన్ వోల్టేజ్ మరియు ఫేస్ వోల్టేజ్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇది ∆ ∆ కనెక్షన్ అయితే ఇది ఫేజ్ వోల్టేజ్ Vab ఇక్కడ ఉంటుంది అదేవిధంగా VAB కూడా ఉంటుంది ఎందుకంటే ∆ కనెక్షన్ లో లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇవి రెండూ ∆ రెండూ ∆ కాబట్టి ఇది సమతుల్యమైన ∆ లోడ్ మరియు మూలం కూడా ∆ మరియు ఇంపెడెన్స్ శ్రేణి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి Z∆ Z∆ Z∆ గా ఇవ్వబడింది కాబట్టి మరియు ఇది లైన్ కరెంట్ Ia Ib Ic ఇది లైన్ కరెంట్ కానీ రెండూ ∆ మరియు ఇవి ఫేజ్ కరెంట్ IAB IBC ICA కాబట్టి ∆ ∆ లో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ అని మనము చూసాము కాబట్టి ఫేజ్ మరియు లైన్ కరెంట్ లను పొందడం మన లక్ష్యం కాబట్టి ∆ కనెక్ట్ చేయబడిన మూలం లేదా లోడ్ లో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ రెండూ ∆ ∆ కాబట్టి న్యూట్రల్ ప్రశ్న లేదు an bn cn ఇవన్నీ లైన్ మరియు లైన్ మధ్య ఉన్నాయి కాబట్టి ∆ ∆ లో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ కాబట్టి ఇది లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ కాబట్టి Vab Vp ∠00Vbc Vp ∠ 1200 మరియు Vca Vp ∠1200 అని తెలుసు లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ రెండూ ఒకటే కాబట్టి VL ఇక్కడ ఇది ఇక్కడ వ్రాయబడింది Vp ఇక్కడ నేను ఇక్కడ వ్రాశాను Vp VL కాబట్టి VL ∠00 VL ∠ 1200 VL ∠1200 మరియు ఇక్కడ VL ∠1200 రెండూ ఒకటే కాబట్టి Vab VAB Vbc VBC Vca VCA ఇక్కడ ఇది అదే విషయం ఇది A B మరియు ab లైన్లో ఏమీ లేదు కాబట్టి Vab VAB అదేవిధంగా Vbc VBC Vca VCA కాబట్టి ఫేజ్ కరెంటు IAB VabZ∆ ఈ సర్క్యూట్కు వస్తే ఇక్కడ IAB VabZ∆ అవుతుంది అదేవిధంగా IBC మరియు ICA ఇది IBC IBC Vbc Z∆ ICA Vca Z∆ అందువల్ల నోడ్స్ ABC వద్ద KCL ను వర్తింపజేయండి మునుపటిలాగే నోడ్ ABC వద్ద KCL ను వర్తింపజేస్తే Ia IAB ICA గా పొందుతాము ఇది ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు ఆ సర్క్యూట్ రేఖాచిత్రాన్ని మొదట గీయాలి అప్పుడు ఈ వీడియో ఉపన్యాసం వినండి తరువాత సొంతంగా చేయండి మరియు Ib IBC IAB మరియు Ic ICA IBC కాబట్టి ఇది ఇంతకు ముందే చూపబడింది ప్రతి లైన్ కరెంట్ సంబంధిత ఫేజ్ కరెంట్ తో 30o వెనుకబడి ఉంటుంది ఇది ఇప్పటికే మునుపటి ఉదాహరణలో చూసాము కాబట్టి లైన్ కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ IL ఫేజ్ కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ కంటే 3 రెట్లు ఎక్కువ ఎందుకంటే ఇది లైన్ కరెంట్ మరియు అది ∆ కనెక్ట్ చేయబడిన లోడ్ కాబట్టి లైన్ కరెంట్ 3 రెట్లు ఫేజ్ కరెంట్ మనము దీనిని చేసాము మరియు IL 3 Ip కాబట్టి మరొక చిన్న ఉదాహరణ తీసుకోండి 20 j 15 Ω ఇంపెడెన్స్ కలిగి ఉన్న ఒక సమతుల్య ∆ కనెక్ట్ చేయబడిన లోడ్ ∆ కనెక్ట్ చేయబడిన మూలానికి అనుసంధానించబడి ఉంది వోల్టేజ్ 330 కోణం 0o అంటే Vab ఇవ్వబడింది లోడ్ యొక్క ఫేజ్ కరెంట్ మరియు లైన్ కరెంట్ లను లెక్కించండి కాబట్టి ఈ సందర్భంలో Z ∆ 20 j 15 కాబట్టి 25 కోణం 36 VAB Vab కాబట్టి ఫేజ్ కరెంట్ IAB Vab Z∆ కాబట్టి Vab తెలుసు కాబట్టి Z∆ ను ప్రతిక్షేపించండి ఇది కరెంట్ 13 87o ఆంపియర్ లభిస్తుంది అదేవిధంగా IBC విలువ IAB ∠ 120o అని తెలుసు ఈ IAB విలువను ఇక్కడ ప్రతిక్షేపించండి ఈ విలువ 13 2 కోణం 83 13 ఆంపియర్ లభిస్తుంది అదేవిధంగా ICA విలువ IAB ∠120o లభిస్తుంది కాబట్టి 13 87o ఆంపియర్ లభిస్తుంది IL కరెంట్ √3 ఫేజ్ కరెంట్ మరియు యాంగిల్ మనకు తెలుసు ఇవన్నీ మనం ఉత్పన్నం చేసాము కొంచెం గుర్తుంచుకోవాలి కొద్దిగా అభ్యాసం అవసరం కాబట్టి అలా చేస్తే Ia Ib Ic విలువలు లభిస్తాయి మరియు వాటి యొక్క మాగ్నిట్యూడ్ లు సమానం మరియు కోణాల మధ్య వ్యత్యాసం అదే 120o ఉంటుంది మాగ్నిట్యూడ్ 22 87o ఆంపియర్ మరియు ఇది కోణం ఇది ఆంపియర్ ఆంపియర్ మరొకటి సమతుల్య ∆ Y కనెక్షన్ కాబట్టి ఈ సందర్భంలో మనం ఆ మూలాన్ని ∆ అని పిలుస్తాము కాని లోడ్ Y కాబట్టి ఈ సందర్భంలో ఈ Y లోడ్ ను చేసేటప్పుడు లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ ఎందుకంటే అదే కరెంట్ అదే కరెంట్ I ఇక్కడ ప్రవేశిస్తుంది కాబట్టి లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ కాబట్టి ఇది వోల్టేజ్ సోర్స్ మరియు ఇది ∆ గా అనుసంధానించబడిన వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇక్కడ కూడా అదే సిద్ధాంతం ఉంటుంది లైన్ వోల్టేజ్ √ 3 రెట్లు ఫేజ్ వోల్టేజ్ మరియు ఈ కరెంట్ విలువలు Ia Ib Ic మరియు ఇది N మరియు ఇది Zy Zy Zy మూలం ∆ మరియు లోడ్ Y కానీ ఇక్కడ లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ ఇక్కడ లైన్ కరెంట్ ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ √ 3 ఎందుకంటే లైన్ వోల్టేజ్ √ 3 రెట్లు ఫేజ్ వోల్టేజ్ మిగిలినది అంతా అదే విధంగా ఉంది కాబట్టి ఇది సర్క్యూట్ రేఖాచిత్రం మరియు ధ్రువణత తక్షణ ధ్రువణత ను ఎలా గుర్తించాలో చెప్పాను కాబట్టి అంటే Vab Vp ∠00 Vbc Vp ∠ 1200 మరియు Vca Vp ∠1200 కాబట్టి VL ∠00 VL ∠ 1200 VL ∠1200 ఇప్పుడు KVL ను ఈ లూప్విలయానికి కు వర్తింప చేయండి కాబట్టి మనకు ఏమి లభిస్తుంది కాబట్టి KVL ను aABNba లూప్ కు వర్తింపజేస్తే ఇక్కడ KVL ను వర్తింపజేస్తే KVL ను ఇక్కడ వర్తింపజేస్తే అది Ia ZY అవుతుంది కాబట్టి మరియు ఇది కరెంట్ Ib ప్రవహిస్తుంది కానీ ఈ కరెంట్ ఈ విధంగా వెళుతుంది కాబట్టి ఇది ఉంటుంది Ib ZY మరియు అది నుండి ప్రవేశిస్తుంది కాబట్టి Vab 0 ఈ విధంగా మనం వ్రాయవచ్చు ఆ సమీకరణం మనం ఇక్కడ వ్రాసిన సమీకరణం IaZy IbZy Vab 0 అంటే Ia Ib VabZy కాబట్టి Ia Ib Vp ∠00 ZY ఎందుకంటే Vab Vp ∠00 ZY Ia Ib Vp ∠00 ZY VL ∠00 ZY కాబట్టి ఇక్కడ Vab Vp ∠00 లైన్ వోల్టేజ్ VL ∠00 అని వ్రాస్తాము కాబట్టి ఇది Ia Ib VL ∠00 ZY కానీ Ib విలువ Ia విలువకు 120o వెనుకబడి ఉంది కానీ Ib 120o వెనుకబడి ఉంది Ib Ia ∠ 120o ను ప్రతిక్షేపించండి ఇక్కడ ఉంచండి మరియు సరళీకృతం చేస్తే IaVp3∠ 300ZY లభిస్తుంది కాబట్టి లైన్ వోల్టేజ్ VP ను VL3∠ 300ZYఅని వ్రాయవచ్చు ఇక్కడ మనం ఇక్కడ వ్రాసాము Vab VL ∠00 VL ∠ 1200 VL ∠ 1200 క్షమించండి 120o కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడాVL3∠ 300ZY Z లేదా ZY అని రాయండి అంటే అదేవిధంగా Ib Ia ∠ 1200 ఇవి ఇక్కడ ప్రతిక్షేపించండి ఇక్కడ ప్రతిక్షేపించగా VL3∠ 1500ZY లభిస్తుంది అదేవిధంగా Ic Ia ∠1200 ఇక్కడ Ia విలువను ప్రతిక్షేపించగా VL3900ZY లభిస్తుంది కాబట్టి VL3900ZY కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే ఈ విషయం చాలా సరళంగా ఉంటుంది ఏమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫేజ్ వ్యత్యాసం 120o వెనుకబడి లేదా ముందుగా ఉంటుంది మీరు దీనిని సరళీకృతం చేయాలి మరియు ఇక్కడ ∆ సోర్స్ కి ఫేజ్ వోల్టేజ్ మరియు లైన్ వోల్టేజ్ ఒకే విధంగా ఉంటాయి మరియు అది ∆ సోర్స్ అయితే ఫేజ్ మరియు లైన్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ∆ సోర్స్ లో ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ కాబట్టి ∆ సోర్స్ లో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ అందుకే ఇక్కడ దీనిని లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ గా తీసుకుంటారు అందుకే వీటన్నింటిని ఫేజ్ వోల్టేజ్ తో భర్తీ చేయండి ఎందుకంటే ∆ మూలం కాబట్టి లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ ఈ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి కాబట్టి దీనిని సూచించటానికి ప్రయత్నిస్తే ఫేజ్ a కొరకు ఫేజ్ a కొరకు IaVL3∠ 300ZY అని నా ఉద్దేశ్యం కాబట్టి దానిని సూచిస్తే Vab√ 3 కోణం 30 ఇది ఏమీ కాదు కానీ VL√ 3 ∠ 30o మరియు ఇది ZY ఇది ప్రవహించే కరెంట్ Ia కాబట్టి IaVL3∠ 300ZY ఇది ఇది ఒకటి మరియు ఎందుకంటే Vab VL అవుతుంది కాబట్టి ఇది ఒక ఫేజ్ ను మాత్రమే సూచిస్తుంది కాబట్టి దీనిని కూడా మనము సూచించగలము కాబట్టి అదేవిధంగా ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తే ఇదిVab ఇది Vbc ఇది Vca కాబట్టి ఈ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే దీన్ని ∆ కి మార్చండి ఇది Vab ఇవన్నీ 120o 1200 ఇది Vca కాబట్టి ఇది Vbc సంఖ్య కాబట్టి నన్ను అనుమతించండి దాన్ని శుభ్రపరుస్తాను ఈ రేఖాచిత్రం వాస్తవానికి ఇది ఇలా ఉంటుంది ఇది నా Vbc కాబట్టి ఇది Vbc ఇది ఇక్కడ డ్రా చేయబడింది ఇది Vbc మరియు ఇది Vca కాబట్టి ఇది Vca ఇది కాబట్టి ఇది Vca మరియు ఇది Vbc మరియు Vbc అందుకే ఇది Vbc ఇక్కడ ఉన్నది Vab మరియు ఇది Vca ఈ త్రిభుజాన్ని పూర్తి చేయండి మరియు అన్ని పాయింట్ల ను కలిపితే అది ఇలా ఉంటుంది వాస్తవానికి ఇది n గా గుర్తించబడింది కాబట్టి ఇది చిత్రం 21 మరియు అలా చేస్తే ఈ కోణం 30o మరియు Van Van అని పిలవబడేది Vp అవుతుంది V bn కూడా Vp అవుతుంది ఇక్కడ ఈ పరిమాణాన్ని పరిగణిస్తున్నాం కాబట్టి దీని అర్థం ఇది ఈ Vab Vab ఇది వాస్తవానికి ఈ భాగం వాస్తవానికి Vab 2 ఇది సగం అది సమబాహు త్రిభుజం కాబట్టి Vab 2 ఇది Van ఇది వాస్తవానికి Vp ఎందుకంటే ఇది మాగ్నిట్యూడ్ Van కాబట్టి ఇది Van Vp కాబట్టి అది Vp అప్పుడు ఇక్కడ cos 30o Vp cos 30o అవుతుంది అంటే వాస్తవానికి ఇది Van cos 30o Vab2 కాబట్టి Vp 2 VL 2 ఈ రేఖాచిత్రం నుండి మాగ్నిట్యూడ్ మాత్రమే అంటే మనం VanVL3 అని పరిగణిస్తాము ఇక్కడ cos 30 32 కాబట్టి ఆ ఫేజ్ వోల్టేజ్ VL3 లైన్ వోల్టేజ్3 లేకపోతే లైన్ వోల్టేజ్ 3 ఫేజ్ వోల్టేజ్ కాబట్టి Van VL 3003 అని వ్రాయవచ్చు కాబట్టి ఈ విలువ Van అవుతుంది అని దీని అర్థం కాబట్టి ఇది ఈ దిశలో Van ఉంది అనగా ఇది రిఫరెన్స్ గా పరిగణించినప్పుడు ఇది Van నేను దీనిని చేస్తే ఇది ఈ దిశలో ఉంది కాబట్టి Van విలువ Vb విలువ నుండి 30o వెనుకబడి ఉంటుంది అందుకే Van VL 3003అవుతుంది కాబట్టి VP 3003 అవుతుంది అదేవిధంగా Vbn మరియు అదేవిధంగా Vcn కోసం అంటే ఇక్కడ ప్లాట్ చేస్తే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏమిటంటే Van Vbn Vcn ఇక్కడ ప్లాట్ చేస్తే కాబట్టి ఈ సందర్భంలో అది Van అవుతుంది కాబట్టి ఇది Van అదే ఇంతకుముందు ఉన్నదే అంతకుముందు ఇది 30o కి తరలించబడినది కానీ 30o ఈ Van లాగా ఇంతకుముందు మాదిరిగా రాశాము ఇది ఇప్పుడు Vbn VP 15003 మరియు Vbc VP9003అవుతుంది కాబట్టి ఇది VAN Ia ZY అంటే VL 3003 VP 3003 ఎందుకంటే ∆ కనెక్ట్ చేయబడిన సోర్స్ లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ కాబట్టి VBN VAN ∠ 1200 అని మనకు తెలుసు ఎందుకంటే ఇది 120o వెనుకబడి ఉంది ఇది మనం ఉపయోగించాల్సిన సంబంధం మరియు VAN ను ఇక్కడ ఉంచితే మరియు VCN VAN ∠1200 కాబట్టి VAN VP 3003 ను ప్రతిక్షేపించండి ఇది VBN VP 15003 అవుతుంది మరియు దీనిని ఇక్కడ VAN VP 3003ను ప్రతిక్షేపిస్తే అది VCN VP9003 అవుతుంది